కాబట్టి కెపాసిటర్ మరియు ఇండక్టర్ వీటి గురించి ఇప్పుడు చూద్దాం కాబట్టికెపాసిటర్ద్వారాకరెంట్ ఈ విధంగాప్రవహిస్తున్నప్పుడుఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం చిత్రంలో చూపిన విధంగా కరెంట్ క్రిందికి ప్రవహిస్తుందని అనుకుందాం కాబట్టి ఇది కరెంట్ ప్రవాహం యొక్క దిశను చూపిస్తుందిమరియు ఎలక్ట్రాన్వాస్తవానికి పైకి ప్రవహిస్తుంది మరియు దీని మధ్య విద్యుద్వాహక పదార్ధం ఉంది మరియుఈ రెండు ఇది మరియు ఇది కండక్టింగ్ ప్లేట్లు కాబట్టికరెంట్దిశపైకి కదులుతుంది సాధారణంగా ఏ లోహం లో అయినా కరెంట్ ప్రవహిస్తుంది అంటే అది ఎలక్ట్రాన్లు యొక్క ప్రవాహం కరెంట్ ఒక దిశలో ఉంటే ఎలక్ట్రాన్లు వ్యతిరేక దిశలో కదులుతాయి కాబట్టి ఎలక్ట్రాన్ ప్రవాహం పైకి ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ ప్రవాహం అందువల్లనే ఆ ఎలక్ట్రాన్లునిజానికిఇది పైన ప్లేట్ మరియు ఇది క్రిందిప్లేట్ కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్లు క్రింది ప్లేట్లో ఉంటాయి వాస్తవానికిదీని అర్థంక్రింది ప్లేట్లో నెగెటివ్ ఛార్జ్ పేరుకుపోతుంది లేదా సేకరించబడుతుంది అందువల్లనే క్రింది ప్లేట్లో నెగెటివ్ ఛార్జ్ చూపబడుతుంది దీని కారణంగాఈ విద్యుద్వాహక పదార్ధం లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ సృష్టించబడుతుంది మరియుఅది ఈ రెండు ప్లేట్ల మధ్య ఉండటం వలన ఎలక్ట్రాన్లను పైన ప్లేట్ వదిలి వెళ్ళమని ఒత్తిడి చేస్తుందిమరియు అదే రేటులో క్రింది ప్లేట్లో సేకరించబడుతుంది ఆ విధంగా మరియు కరెంట్ దిశ క్రిందికి ఉంటుంది మరియు రెండు ప్లేట్ల కి అంతటా వోల్టేజ్ వర్తింపజేస్తే మరియు ఛార్జ్ పేరుకుపోతుంది ఒకవేళ వోల్టేజ్ఈ రెండు ప్లేట్ల కి అంతటా ఉంటే సహజంగా ఛార్జ్ పైన ప్లేట్ మీద కానీ లేదా క్రింది ప్లేట్ మీద కానీ పేరుకుపోతుంది కానీ గుర్తుంచుకోండి మొత్తం ఛార్జ్ పైన ప్లేట్ మీద కానీ లేదా క్రింది ప్లేట్ మీద కానీ పేరుకుపోతుంది అంటే ఇది q లేదా ఇక్కడ అది q అవుతుంది కానీ మొత్తం 0 ఉంటుంది కానీ ప్రశ్నఏమిటంటే కెపాసిటర్ లో పేరుకుపోయిన మొత్తం ఛార్జ్ అంటే అది పైన ప్లేట్ మీదా లేక క్రింది ప్లేట్ మీదా నన్ను శుభ్రం చేయనివ్వండి ఈ వివరణ అంతా ఈ చిత్రం లో చూపబడింది చాలావరకు లోహాలలో కరెంట్ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కలిగి ఉంటుంది మరియుసాంప్రదాయ కన్వెన్షనల్ కరెంట్ క్రిందికిప్రవహిస్తుంది అంటే నిజానికి ఇది చిత్రంలో చూపినట్లు పైకి కదిలే ఎలెక్ట్రాన్లను సూచిస్తుంది ఎలక్ట్రాన్లు పైకి కదులుతున్నప్పుడు అవి చిత్రం 5 2 లో చూపినట్లు కెపాసిటర్ క్రింది ప్లేట్ మీద కలెక్ట్ చేయబడతాయి ఇప్పుడే నేనుఆ చిత్రం చూపించాను క్రింది ప్లేట్ మీద పేరుకుపోయిన నెగటివ్ ఛార్జ్ విద్యుద్వాహకంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రాన్లను క్రింది ప్లేట్లో సేకరించబడిన రేట్ తోనే పైన ప్లేట్ వదిలి వెళ్ళమని వత్తిడి చేస్తుంది అందువలనకరెంట్కెపాసిటర్ ద్వారా ప్రవహిస్తుంది మరియు చార్జ్ పెరుగుతుంది మరియు కెపాసిటర్ అంతటా వోల్టేజ్ కనిపిస్తుంది కాబట్టిఒక ప్లేట్ మీద పేరుకుపోయిన ఛార్జ్ కెపాసిటర్ లో నిల్వ చేయబడుతుంది ఎందుకంటే ఒక ప్లేట్ ఛార్జ్ మరియుమరొకటి ఛార్జ్ కానీ రెండు ప్లేట్ల మీద మొత్తం చార్జ్ 0 అవుతుంది అందువల్లనేప్లేట్ మీద పేరుకుపోయిన ఛార్జ్ కెపాసిటర్ లో నిల్వ చేయబడుతుంది తదుపరి దానికి వెళ్తే ఇప్పుడు రెండు ప్లేట్ల మీద మొత్తం చార్జ్ ఎల్లప్పుడూ 0 అవుతుంది అని గమనించండి ఎందుకంటేఒక ప్లేట్ లో ఉండే పాజిటివ్ చార్జ్ అదే పరిమాణం తో ఇతరప్లేట్ లో ఉన్న నెగటివ్ చార్జ్ తో సంతులనం చేయబడుతుందికాబట్టిమొత్తంచార్జ్ 0 అవుతుంది ఇది రెండు ప్లేట్ల మీద ఉండే మొత్తం ఛార్జ్ కాబట్టి చిత్రంలో చూపిన విధంగా ఒక వోల్టేజ్ సోర్స్ V ని కెపాసిటర్ కి అనుసంధానిస్తే సోర్స్ ఒక ప్లేట్ మీద పాజిటివ్ చార్జ్ q ని మరియు ఇతరప్లేట్ మీద నెగిటివ్ చార్జ్ -q డిపాజిట్ అవుతుంది రెండు ప్లేట్ల మధ్య ఒకవోల్టేజ్వర్తింప చేశారనుకుందాం ఈ వైపు వోల్టేజ్ సోర్స్ యొక్క టెర్మినల్ ఉందికాబట్టి అందువల్లనే q ఛార్జ్ మరియు q ఛార్జ్ పేరుకుపోతాయి మరియు మొత్తం చార్జ్ 0 ఉంటుంది కాబట్టిఏదైనా ఒక ప్లేట్లోఉండే ఛార్జ్ కెపాసిటర్ మొత్తం ఛార్జ్అవుతుంది ఇదిమరియు ఇది ఇది సాధారణ రేఖాచిత్రం కాబట్టి నిల్వ చేసిన ఛార్జ్ మొత్తం విలువ వర్తింప చేసే వోల్టేజ్ కి అనులోమానుపాతం లో ఉంటుంది కాబట్టి q cvఇది భౌతిక శాస్త్రం నుండి కూడా తెలుసు ఇక్కడ C అనేది స్థిరాంకం ప్రొపోర్షనాలిటీ కాన్స్టాంట్ దీనిని కెపాసిటర్ యొక్క కెపాసిటన్స్ అంటారు మరియు కెపాసిటన్స్ యొక్క యూనిట్ఫారెడ్ కాబట్టిqcvఅని ఇది తెలుసుకోవాలి కాబట్టి సమీకరణం 1 నుండి కెపాసిటన్స్ ను ఎలా నిర్వచిస్తామంటే కెపాసిటర్ యొక్క ఒక ప్లేట్ మీద ఉన్న ఛార్జ్ కు మరియు రెండు ప్లేట్ల మధ్య వోల్టేజ్ తేడా కు ఉన్న నిష్పత్తి ని కెపాసిటన్స్ అంటారు కాబట్టి వాస్తవానికి కెపాసిటన్స్ q లేదా v పై ఆధారపడిఉండదు కాబట్టి ఇది కెపాసిటర్ యొక్క ఫిజికల్ భౌతిక కొలతల పై ఆధారపడి ఉంటుంది చిత్రం 1 లో చూపినసమాంతర ప్లేట్కెపాసిటర్ కోసం C € A d A అనేది ప్లేట్ యొక్క ఉపరితల వైశాల్యం d అనేదిరెండు ప్లేట్స్మధ్య దూరంమరియు € ఎప్సిలాన్అనేది విద్యుద్వాహక పదార్థం యొక్క పెర్మిటివిటీ ఈ సమీకరణం ఉన్నత భౌతిక శాస్త్రం నుండి మనకు తెలుసు కాబట్టి చిత్రం 4 నుంచి ఇది స్థిర మరియు వేరియబుల్కెపాసిటర్కోసం సర్క్యూట్ చిహ్నాలను చూపిస్తుంది ఈ సందర్భంలో వేరియబుల్ అంటే కేవలం ఒక బాణం గుర్తుతో సూచిస్తారు ఇప్పుడుఇది వేరియబుల్కెపాసిటర్ ఇప్పుడు కరెంట్ iకెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అంటేకెపాసిటర్ఛార్జ్ అవుతుంది అని అర్థం ఒకవేళ కరెంట్ పాజిటివ్ టెర్మినల్ ను వదిలి వెళ్తుంటేకెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది అని అర్థం ఈ విధానాన్ని మనము అనుసరిస్తాము కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఇది స్థిర కెపాసిటర్ యొక్క చిహ్నం మరియుఇది వేరియబుల్ నిరోధకతనుచూపించినట్లే వేరియబుల్కెపాసిటర్ ను చూపిస్తాం కాబట్టి ఇది స్థిర కెపాసిటర్ సర్క్యూట్ చిహ్నం మరియు చిత్రం b ఇది వేరియబుల్కెపాసిటర్ సర్క్యూట్ యొక్క చిహ్నం కాబట్టినేను ఇప్పుడేచెప్పాను పాజిటివ్ గుర్తు కన్వెన్షన్ ప్రకారం కెపాసిటర్ ఛార్జ్ అవుతున్నప్పుడు కరెంట్ కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ద్వారా ప్రవహిస్తుంది మరియు కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కరెంట్ కెపాసిటర్ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుండి బయటకు ప్రవహిస్తుంది ఇప్పుడు కరెంట్ వోల్టేజ్ సంబంధాన్ని పొందడానికి కెపాసిటర్ q cv అనే సమీకరణంలో q యొక్క అవలోకనం డెరివేటివ్ తీసుకుంటాము కాబట్టి dq dt c dv dt అంటే ఇక్కడ నేను సమయానికి సంబంధించి సమీకరణం 1 యొక్క అవలోకనం తీసుకుంటాను కాబట్టి dq ఇప్పుడుమొదటి చాప్టర్ లోని ప్రాథమిక విషయంనుండిi dq dt అని తెలుసు కాబట్టి i dq dt కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి అంటే i dq dt సమీకరణం లో ఎడమచేతివైపు కాబట్టిic dv dt కాబట్టిఇది సమీకరణం5 ఇది కెపాసిటర్ లో కరెంట్ వోల్టేజ్ సంబంధం పాజిటివ్ గుర్తు కన్వెన్షన్ ప్రకారం ఈ సంబంధాన్ని చిత్రం 5 లో చూపించాము ఈ వైపు i ఉంది ఈ వైపువోల్టేజ్ యొక్క మార్పు రేటు dvdtఉంది ఇది i మరియు ఇది వాలు C కాబట్టి ఇది ప్రాథమికంగాసరళ సమీకరణం అందువలనC i నుండి స్వతంత్రమైనప్పుడు ఇది dv dt అవుతుంది కాబట్టి సమీకరణం 5 5 ని సంతృప్తిపరిచే కెపాసిటర్లు సరళంగా ఉంటాయి ఈలక్షణాలక్యారక్టరెస్టిక్స్ నుండి కూడాకెపాసిటర్లు సరళంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇది సరళ కెపాసిటర్ అని ఊహించుకోవచ్చు కాబట్టి ఈ సంబంధం కారణంగా Cపూర్తిగా i నుండి స్వతంత్రముగా ఉంది అని చెప్పవచ్చు కాబట్టి ఇది సరళ కెపాసిటర్ కాబట్టి తదుపరిది కెపాసిటర్ వోల్టేజ్ కరెంట్ సంబంధం దీనిని సమీకరణం 5 5 ని రెండు వైపులా సమాకలనం ఇంటిగ్రేట్ చేయడం ద్వారాపొందవచ్చు ఎందుకంటే ఇక్కడ icdvdt అని తెలుసు కాబట్టిdv dt అంటే నా dv iCdt అవుతుంది కాబట్టి రెండు వైపులా ∞ నుండి t పరిమితులతో సమాకలనం ఇంటిగ్రేట్ చేస్తే దీనిని పొందవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నన్ను శుభ్రం చేయనివ్వండి ఇప్పుడుప్రశ్న ఏమిటంటే ఈ పరిమితి ∞ ని వాస్తవానికి t0తో మార్చి 1Ct0ti dtv గావ్రాయవచ్చు వాస్తవానికి ఈ సమీకరణం నేను ఈ విధంగా వ్రాస్తే ఈ సమీకరణం 1C ∞t0i dtt0ti dt ఈ విధంగారాయవచ్చు కాబట్టి ఈసమీకరణం ఇక్కడ ఉంది ఇది t0నుండి t వరకుఈ సమీకరణం కాబట్టి 1C ఈ సమీకరణం వాస్తవానికి vఅని ఇక్కడ వ్రాయబడింది నన్ను శుభ్రం చేయనివ్వండి ఒకవేళ నిజానికి ఈ సమీకరణం ను ఈవిధంగా 1C ∞t0i dt వ్రాయడానికి ప్రయత్నిస్తే గతంలోకొంత సమయంలో ఆ కెపాసిటర్లో వోల్టేజ్ 0 కావచ్చు గతంలోఅంటేv ∞ 0 గా ఉంటుంది వోల్టేజ్ లేదు అంటే కెపాసిటర్ఛార్జ్చేయబడలేదు కాబట్టి ఒకవేళ ఈ భాగాన్ని ఈ విధంగా ∞t01Ci dt గా వ్రాయవచ్చు ఒకవేళ ఇక్కడ ఈ భాగాన్ని కొంత ప్రారంభ సమయం ఇనీషియల్ సమయం మరియు t0నుండి t వరకువ్రాస్తే మరియు1Ci dt ను సమాకలనం ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తే ప్రాథమికంగా అది v - v ∞ అవుతుంది గతంలోకొంత సమయంలో v ∞ 0 కావచ్చు కాబట్టి గతంలోకొంత సమయంలో కెపాసిటర్ కు ఎటువంటి వోల్టేజ్ లేదు అని చెప్పవచ్చు కాబట్టిఆసందర్భంలోఏమిజరుగుతుంది ఒక్క v మాత్రమేకనిపిస్తుంది నన్ను శుభ్రం చేయనివ్వండి అందువల్లనే ఈ సమీకరణం 1Ct0ti dt గా ఉంది మరియు ఈ v నిజానికి v - v ∞ ఉండాలి కానీ v ∞ 0 q cv ఈ సమీకరణం నుండిలేదా ఈ సంబంధం నుంచిఏమి వ్రాయవచ్చంటే ఎప్పుడైనా t0 q c v దీనినిv q c అని వ్రాయవచ్చు అంటేఈ పదంt t0సమయంలో ఇది కెపాసిటర్ వోల్టేజ్ ని సూచిస్తుంది వాస్తవానికిదీనిని అర్థం చేసుకున్నారనిఅనుకుంటాను ఇది ప్రాథమికంగా ఉన్న ఈ కెపాసిటర్ ద్వారా ప్రవహించేకరెంట్ యొక్క గత చరిత్రను తీసుకుంటుంది కాబట్టి ఏమైనప్పటికీ నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిv qc అనేది t t0సమయంలో కెపాసిటర్ వోల్టేజ్ ని సూచిస్తుంది కాబట్టి ఈసమీకరణం సంఖ్య 7 కెపాసిటర్ వోల్టేజ్కెపాసిటర్ కరెంట్ యొక్కగతచరిత్ర పైఆధారపడి ఉంటుందనిచూపిస్తుందిమరియు ఆ కారణంగా v ఇక్కడ ఉంది కాబట్టి అందుకేకెపాసిటర్ కు మెమరీ అనే లక్షణం కలిగి ఉంది మరియు అందరూ దీని నుండి లబ్ది పొందుతున్నారు అందుకే ఈ సమీకరణం ని గతం నుంచి వర్తమానం వరకు అని తీసుకున్నారు అంటే ∞ నుండి t0 t0నుండిtవరకు అనినేను రాశాను v ∞0 అవుతుంది అని నేను చెప్పాను కాబట్టి కెపాసిటర్కు పంపిణీ చేయబడే తక్షణ శక్తి p vi అవుతుంది కానీ i c dv dt దీనిని ప్రతిక్షేపించడం నేనుఇక్కడవ్రాయటం లేదు ఎందుకంటే అది మీకు అర్థమవుతుంది కాబట్టి i c dvdt ను ఇక్కడ ఉంచండి కాబట్టి ఇది cv dvdt అవుతుంది ఇది సమీకరణం సంఖ్య 8 ఇప్పుడుకెపాసిటర్లో ఇంతకు ముందు లాగే నిల్వ చేయబడిన ఎనర్జీ tpdt ద్వారా ఇవ్వబడుతుంది Pdt P అనేది పవర్ vi మరియుసమయం తో గుణిస్తేఎనర్జీ వస్తుంది మరియు పరిమితులు ∞ నుండిt వరకు ఇప్పుడు Pcv dvdt ని tpdt లో ప్రతిక్షేపిస్తే C స్థిరాంకం కాబట్టి దీన్ని ఇంటిగ్రల్ tcv dvdt dt కి బైట రాసుకోవచ్చు కాబట్టి ఇది tv dvdt dt అవుతుందిఆపైdt dt క్యాన్సిల్ అవుతాయి కాబట్టి C tcv dv అవుతుంది దీనిని ఇప్పుడు సమాకలనం చేస్తే ఇది అందరికీ అర్థమయ్యే సరళమైన విషయం ఒకవేళ సమాకలనం చేస్తే అది12CV2మరియు t ఇన్ఫినిటీ నుండి t వరకు ఉంది అందువల్ల కెపాసిటర్ t ∞ వద్ద ఛార్జ్ చేయబడలేదు నేను చెప్పినట్లు గతంలో ఏదో ఒక సమయంలోకెపాసిటర్ ఛార్జ్ చేయబడలేదు కాబట్టిv ∞0 అవుతుంది అని నేను చెప్పాను అందువల్లఇది12 CV2 ఇది అర్థమయ్యేలా ఉంటుంది నిజానికిఇది12 CV2 12 CV ∞2 కానీ ఇక్కడ v ∞0 కాబట్టి t ని తొలగించి కేవలం 12 CV2 అని వ్రాసారు కాబట్టి ఇది సమీకరణం సంఖ్య10 కాబట్టి తదుపరిv q c తీసుకుందాం q cv అని మనకు తెలుసు మరియు ఇక్కడ ప్రతిక్షేపిస్తే అప్పుడు మనకు ఇక్కడ w q2 2C వస్తుంది ఇది సమీకరణం సంఖ్య 11 ఈ సమీకరణం ఎనర్జీ సమీకరణం ఈ ఎనర్జీ కెపాసిటర్ లో నిల్వ అయి ఉంటుంది మరియు అది 12 cv 2 లేదా q2 2 c అవుతుంది కాబట్టి సమీకరణం 10 మరియు 11 కెపాసిటర్యొక్కప్లేట్లమధ్య ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నిల్వ చేసిన ఎనర్జీ ని సూచిస్తుంది ఆకెపాసిటర్ రెండు ప్లేట్లు కలిగి ఉంటుంది కాబట్టికెపాసిటర్ ప్లేట్ల మధ్య ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎనర్జీ నిల్వ అవుతుంది నిరోధకము లో ఎనర్జీ వేడి లాగా వెదజల్లు నట్లు ఒక ఆదర్శ కెపాసిటర్ ఎనర్జీ ని వెదజల్లదు కాబట్టి కెపాసిటర్ లో ఈ ఎనర్జీ ని తిరిగి పొందవచ్చు కానీ ఈ సందర్భంలో ఆదర్శ కెపాసిటర్ ఎనర్జీ ని వెదజల్లదు కాబట్టి కెపాసిటర్ లో ఈ ఎనర్జీ ని తిరిగి పొందవచ్చు కాబట్టి ఒక కెపాసిటర్ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి మొదటిది సమీకరణం 5 నుండి వ్రాయబడింది కెపాసిటర్వోల్టేజ్సమయంతో మారకపోతే అంటే DC వోల్టేజ్ ఇచ్చినప్పుడు సమీకరణం 5 లో i c dvdt ఉదాహరణకు నేను దాని కోసం చేస్తున్నాను ఇది సమయంతో మారదు ఇదివోల్టేజ్అని అనుకుందాం మరియు ఒక DC వోల్టేజ్ తీసుకుంటే అది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో ఏ స్థానంలో ఏ పాయింట్ వద్దఅవలోకనం తీసుకున్న dv dt 0 అది DC వోల్టేజ్ ఉంటే అందువలన 0 అవుతుంది అంటే కెపాసిటర్వోల్టేజ్సమయం తో మారకకపోతే కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ 0 అవుతుంది DC వోల్టేజ్ వర్తింప చేసినప్పుడు ఇది స్థిరమైన స్థితి స్టడీ స్టేట్ కండిషన్ అవుతుంది ఈ అంశం తర్వాత DC ట్రాన్సియెంట్ గురించి చూస్తాము ఆ సమయంలో కెపాసిటర్ మరియు ఇండక్టర్ ప్రవర్తన చూస్తాము కాబట్టి అందువలన DC వోల్టేజ్ ఇచ్చినప్పుడు కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది ఇది స్విచింగ్ సమయం లో కాదు ఎందుకంటే స్విచింగ్ సమయం లో విషయాలు వేరే విధంగా ఉంటాయి ఆ విధంగా కెపాసిటర్ DC ఉన్నప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అయినప్పటికీకెపాసిటర్ కి DC వోల్టేజ్ వర్తింప చేసినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి రెండవ పాయింట్ ఏమిటంటే కెపాసిటర్లో వోల్టేజ్ నిరంతరముగా ఉండాలి కెపాసిటర్ వోల్టేజ్ లో తక్షణ మార్పును అడ్డుకుంటుంది నేను దీనిని అండర్లైన్ చేసాను దీనికి విరుద్ధంగా కెపాసిటర్ లో ప్రవహించే కరెంట్ తక్షణమే మారవచ్చు దానిని మనము DC ట్రాన్సియెంట్ సమయం లో చూడవచ్చు కాబట్టి కెపాసిటర్ లో ప్రవహించే కరెంట్ తక్షణంగా మారవచ్చు కాబట్టి ముఖ్యంగా స్థిరమైన స్థితి లో కెపాసిటర్ యొక్క ప్రవర్తన నేర్చుకున్న తర్వాత DC ట్రాన్సియెంట్ గురించి చూడండి అప్పుడు మీకు ట్రాన్సియెంట్ పరిస్థితి అంటే స్విచింగ్ సమయం లో కెపాసిటర్ మరియు ఇండక్టర్ ప్రవర్తన గురించి మరింత బాగా తెలుస్తుంది కాబట్టి కెపాసిటర్ లో ప్రవహించే కరెంట్ తక్షణంగా మారవచ్చు కాబట్టి ఇది ఒకవిషయం మరియు తదుపరిది ఒక ఆదర్శ కెపాసిటర్ ఎనర్జీ ని వెదజల్లదు నేను ఇంతకు ముందే చెప్పానుకెపాసిటర్తన ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఎనర్జీ ని నిల్వ చేసుకుంటునప్పుడు కెపాసిటర్ సర్క్యూట్ నుంచి పవర్ ను తీసుకుంటుంది మరియు సర్క్యూట్కు పవర్ ని పంపిణీ చేసేటప్పుడుగతంలోనిల్వ చేసిన ఎనర్జీనితిరిగి ఇస్తుంది కాబట్టి ఇదికెపాసిటర్గురించి మనము DC ట్రాన్సియెంట్ మరియు అదే సమయంలో AC సర్క్యూట్ గురించి కూడా చూడాలి కాబట్టి ఆ సమయంలో నిరోధకత ఇండక్టెన్స్ మరియు కెపాసిటన్స్ వస్తాయి కాబట్టిDC ట్రాన్సియెంట్ పూర్తి చేసిన తరువాత సింగిల్ ఫేజ్ సర్క్యూట్ ని చర్చిస్తాము అప్పుడు మీరు మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ సిలబస్కు సంబంధించి AC ట్రాన్సియెంట్ గురించి చదవము కాబట్టి కొన్నిఉదాహరణలుచూడండి ఉదాహరణకు 20వోల్ట్లతో ఉన్న 3 మైక్రో ఫారెడ్ కెపాసిటర్ నిల్వ చేసుకున్న ఛార్జ్ ను కనుగొనండి మరియు కెపాసిటర్ లో నిల్వ చేసుకున్న ఎనర్జీ ను కనుగొనండి ఇది చాలా సరళమైన విషయం c3 మైక్రో ఫారడ్ఇవ్వబడిందిq cv కాబట్టి c 3 మైక్రో ఫారెడ్అంటే 3 10 6 మరియువోల్టేజ్20 వోల్ట్ కాబట్టి ఇది q 60 మైక్రో కూలుంబ్స్ కాబట్టి నిల్వ చేసిన ఎనర్జీ 12cv 2 ½ 310 6202అంటే 600 మైక్రో జౌల్స్ తదుపరిది 2 మైక్రో ఫారెడ్ కెపాసిటర్ ద్వారా కరెంట్ i 6 e 3000 tమిల్లీ ఆంపియర్ కెపాసిటర్వోల్టేజ్ కనుగొనండి కెపాసిటర్ ప్రారంభ వోల్టేజ్ 0 అని తీసుకోండి మనకు ఈ ఫార్ములా తెలుసు v 1C 0ti dt v ఇంతకు ముందు చెప్పిన అధ్యాయాలలో చూస్తే ఇది సమీకరణం సంఖ్య 7 కాబట్టి ఈ సందర్భంలో ఈ ఫార్ములా v 1C 0ti dt vలో v 0 మరియు 2 మైక్రో ఫారడ్ కెపాసిటర్ ద్వారా కరెంట్ ఇచ్చారు కెపాసిటర్ ప్రారంభ వోల్టేజ్ 0 అని తీసుకోమన్నారు ఇక్కడ v 0 మరియు C 2 మైక్రో ఫారెడ్ కాబట్టి v 12 10 6 ఎందుకంటే ఈ కరెంట్ 6 e 3000 t మిల్లీ ఆంపియర్ లోఇవ్వబడింది కాబట్టి 10 3 తో గుణించాలి కాబట్టి ఇక్కడ సమాకలనం చేస్తే 1 e 3000tవోల్ట్ సమాధానం అవుతుంది కాబట్టి ఇది సులభమైన ఉదాహరణ ఇప్పుడు తదుపరిది చిత్రం 5 6 చూడండి నేను 6a అని చెప్తానుఎందుకంటే ఇది చాప్టర్ 5 కాబట్టి ఇది సాధారణ సర్క్యూట్ ఉంది మరియు వోల్టేజ్ v చిత్రం 5లో చూపిన ఈ 6b లో ఇవ్వబడింది ఇప్పుడు q మరియు i ని ప్లాట్ చేయాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటేఈ సర్క్యూట్ ఇవ్వబడింది ఇదిసాధారణ సిరీస్సర్క్యూట్మరియుఒకవోల్టేజ్ సోర్స్కెపాసిటర్ తో సిరీస్ లో అనుసంధానించబడి ఉంది C1మైక్రోఫారడ్ అని ఇచ్చారు మరియుఇక్కడ ప్రవహించే కరెంట్ i ఉంది మరియుఇక్కడవోల్టేజ్ తరంగ రూపం ఇవ్వబడింది కాబట్టి వాస్తవానికి దీనిని గీయడం ఈ విధంగా ఉంటుంది ఇది వాస్తవానికి ఇక్కడ ఉంటుంది కాబట్టి చెప్పే ముందుఈ సరళ రేఖ యొక్క వాలు తీసుకుంటే వాస్తవానికిఇది 10 వోల్ట్ మరియు ఇది మైక్రో సెకనులో ఉంది ఇది మైక్రో సెకండ్ కాబట్టిఈసరళ రేఖయొక్క వాలు తీసుకుంటే ఇది 10 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది 10 మరియు ఇది 2 కాబట్టివాలు10210 6వోల్ట్సెకండ్ అవుతుంది ఇది సరళ రేఖ యొక్క వాలు ఒకవేళ ఇది సరళ రేఖ యొక్క వాలు అయితే ఈవాలు Tanఅవుతుంది అదేవిధంగా ఇక్కడ ఇది వాలు అవుతుంది కాబట్టిఇది వాలు ఈ సందర్భంలో ఇక్కడఈ సరళ రేఖ ఇలా ఉంది ఇది 1 సెకను మాత్రమే 4 నుండి 5 అంటే 1సెకనుమాత్రమే మరియు ఇది 10 ఉంది మరియు ఈ కోణం 900కంటే ఎక్కువ ఉంది కాబట్టి వాలు నెగిటివ్ అవుతుంది అది 10 మరియు 4 నుండి 5 అంటే 1సెకను మరియు ఇది మైక్రో సెకండ్ కాబట్టి ఇది 10110 6వోల్ట్సెకండ్ ఉంటుంది వాస్తవానికి ఇది ఈ సరళరేఖయొక్క వాలు మరియుఇది 2 నుండి 4 సెకన్ల వరకు స్థిరంగా ఉంది కాబట్టి 0 నుండి 2 సెకన్ల వరకు సమయం తో వోల్టేజ్ మారుతూ ఉంటుంది మరలా 4 నుండి 5మైక్రో సెకన్ల వరకు సమయం తో వోల్టేజ్ మారుతూ ఉంటుంది2 నుంచి 4 మైక్రో సెకన్ల మధ్య ఇది స్థిరంగా ఉంది ఈవోల్టేజ్సోర్స్ఇవ్వబడింది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి qcvకాబట్టి ఇప్పుడు qcv అని వ్రాయండి మరియు C ఇక్కడ 1 మైక్రోఫారెడ్ అని ఇచ్చారుఅంటే110 6ఫారెడ్ కాబట్టి ఇది 10 6 v q యొక్క యూనిట్ కూలుంబ్కాబట్టి ఇది v10 6 v మైక్రోకూలుంబ్ 10 6మరియు మైక్రో కూలుంబ్ విషయంలోఎటువంటిగందరగోళంఉండకూడదు ఇప్పుడు q యొక్క ప్లాట్ చూడండి q v మైక్రో కూలుంబ్ q నేరుగా v నుంచి వస్తుంది కాబట్టి q యొక్క ఆకారం v లాగానే ఉంటుంది ఎందుకంటేq v మైక్రో కూలుంబ్ కాబట్టిvఏఆకారంలో ఉన్నా q కూడా అదే ఆకారంలో ఉంటుందిఏకైకవిషయంఏమిటంటేయూనిట్ మారుతుంది కాబట్టిగ్రాఫ్ వైపు చూస్తే ఇది నా q y యాక్సిస్ q మరియు ఇది నా మైక్రోసెకండ్ కానీ ఇది మైక్రో కూలుంబ్ మరియు ఇది 10 ఆకారం అదే విధంగా ఉంటుంది ప్రతిదీఒకే విధంగాఉంటుంది ఏకైకవిషయంఏమిటంటేయూనిట్ మారుతుంది ఎందుకంటే q ప్రాథమికంగా v c 1 మైక్రోఫారెడ్C ఇతర విలువ అయినప్పుడు అప్పుడు ఇది 10 అది ఉండదు అది వేరే ఏదో విలువ ఉండేది ఇప్పుడు రెండవ విషయంఏమిటంటే iని ప్లాట్ చేయాలి అంటే i ని ఎలా ప్లాట్ చేస్తారు మనకు i C dvdt అని తెలుసు సాధారణంగా దీనిని i C dvdt గా వ్రాయవచ్చు C 1 మైక్రో ఫారెడ్ కాబట్టిదీనిని10 6 ఫారెడ్గామార్చండి ఇప్పుడు 10 6dvdt గా ఉంచండి ఎందుకంటే C కి 1 మైక్రో ఫారెడ్ ఇవ్వబడుతుంది ఇప్పుడు చిత్రం 6bనుండి ఇది చిత్రం 6b ఇక్కడ వాలు 102 10 6ఉంది మరియు ఇది ఆరిజిన్ గుండా వెళుతుంది కాబట్టి మూలం గుండా పోయే ఏ సరళ రేఖ సమీకరణం అయినా ymxc c0 అవుతుందిఅని ప్రాథమికంగా మనకుతెలుసు కాబట్టిప్రాథమికంగాదీని నుండి కనుగొనవచ్చు ఇక్కడ y అక్షం మీద v తీసుకున్నాము మరియువాలు 102 10 6ఉంది కాబట్టి v 102 10 6t ఉంటుంది కాబట్టి అది వచ్చినట్లయితే చిత్రం కి తర్వాత వద్దాం కాబట్టి 0 నుండి మొదటి2 సెకన్ల వరకు వాలు dv dt 102 10 6ఈ వాలు ని మొదట కనుగొనండి ఇది 5 106 వోల్ట్ సెకండ్ గా ఉంటుంది మరియు 2 నుంచి 4 సెకన్ల వరకు dv dt 0 ఎందుకంటే ఇది DC పరిమాణం మరియు ఇది సమయం తో మారడం లేదు 2 నుంచి 4 సెకన్ల వరకు ఇది సమయం నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి దాని అవలోకనం dv dt 0 అవుతుంది ఇంకొక విషయం 4 నుండి 5 సెకన్ల మధ్య దీని వాలు 101 10 6 10 106 వోల్ట్ సెకండ్ అవుతుంది ఈ విధంగా వివిధ సమయ వ్యవధి కి వోల్టేజ్ యొక్క మార్పు రేటు కనుక్కోవడం జరిగింది ఇప్పుడు 0 నుండి 2 సెకన్ల మధ్యi తెలుసుకోండి i c dv dt C 10 6మరియు dvdt 5 106వోల్ట్ సెకండ్ కాబట్టి i 5ఆంపియర్ ఈ కరెంట్0 నుండి 2 సెకన్ల మధ్య ఉంటుంది ఇప్పుడు2 నుంచి 4సెకన్ల మధ్య ఇది 0 అవుతుంది ఎందుకంటే dv dt0 అదేవిధంగా 4 మరియు 5 సెకన్ల మధ్య ఇది i cdvdt dv dt 10106వోల్ట్ సెకండ్ మరియు c 10 6కాబట్టి i 10 ఆంపియర్ అవుతుంది కాబట్టి i ప్లాట్స్ ఈ చిత్రం లో చూపబడ్డాయి ఇప్పుడు 0 నుండి 2 మైక్రో సెకన్ల మధ్య ఇది5 ఆంపియర్ ఇది స్థిరంగా ఉంటుంది అప్పుడు 2 నుంచి 4 సెకన్లు అది 0 కనుకఇది 0 ఆపై 4 నుండి 5 సెకన్లు ఇప్పుడు అది 10 ఆంపియర్ కాబట్టి ఇదిi కి ప్లాట్ మీరు దీనిని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది సాధారణ విషయం చాలా సులభమైనవిషయం దీనిని దశల వారీగా అర్థం చేసుకోవాలి మీకు అర్థం అవ్వడం కోసం మరియు మీరు సాల్వ్ చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదని నేను ప్రతి దశ ఇక్కడ వ్రాసాను చిత్రం ఇప్పటికేనేనుచూపించాను కాబట్టి ఇప్పుడు చిత్రం 5 8 లో DC కండిషన్లో కెపాసిటర్లో నిల్వ చేసిన ఎనర్జీని కనుగొనండి కాబట్టిఇది నా చిత్రం 5 కెపాసిటర్లో నిల్వ చేసిన ఎనర్జీ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఇది 1000 3000 6000 మరియు ఇది 20 మైక్రోఫారెడ్ ఇది 10 మైక్రోఫారెడ్ ఇప్పుడుసర్క్యూట్నుDCపరిస్థితిలో మరలా గీయండి 10మైక్రోఫారెడ్20మైక్రోఫారెడ్ అవి స్థిరమైన స్థితి లో ఓపెన్ అవుతాయిమరియు 20 వోల్ట్ DC వర్తింప చేయబడుతుంది కాబట్టిసర్క్యూట్ ను గమనిస్తేఇదిఓపెన్ అయి ఉంటుంది ఈ 20 మైక్రోఫారెడ్ వద్ద వోల్టేజ్ v1 ఈ వోల్టేజ్ v1 మరియు ఈ వోల్టేజ్ v2 అని చెప్పండి కాబట్టి ఇదిఓపెన్ అయి ఉంది ఇదిఓపెన్ అయి ఉంది కాబట్టి ఈ కరెంట్i ఇలా ప్రవహిస్తుందిఎందుకంటే ఇది ఓపెన్ అయి ఉంది ఇది ఓపెన్ అయి ఉంది 1000 3000 6000 కాబట్టి మొత్తం 10000 అవుతుంది కాబట్టి i 2010000 ఆంపియర్అంటే2 మిల్లీ ఆంపియర్ ఒకసారి ఈ i కనుక్కుంటే అప్పుడు v1 మరియు v2 సులభంగా లెక్కించవచ్చు కాబట్టి గణన చేయడానికి ముందు ఇక్కడ చూస్తేv2 ఎంత ఉంటుంది ఎందుకంటే ఒక్క నిమిషం ఆగండి అదే కరెంట్ i దీని ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి v2 వాస్తవానికి ఈ 3000మరియు 6000 3000 6000i అవుతుంది ఇది v2 అవుతుంది ఎందుకంటే ఈ 3000 6000 సిరీస్లో ఉన్నాయి మరియు v1 3000i గా ఉంటుంది ఎందుకంటే v1 అనేది 3000నిరోధకము అంతటా ఉన్న వోల్టేజ్ ఒకసారిఈ v1మరియుv2తెలిసిన తర్వాత C1 మరియు C2 తెలుసుకాబట్టి నిల్వ చేయబడిన ఎనర్జీ 12CV12మరియు 12 CV22 ని కనుగొనవచ్చు కాబట్టిఇప్పుడుఏం పొందవచ్చు i 2మిల్లిఆంపియర్ అని నేను చెప్పాను కాబట్టి v1 3000 కరెంట్ i 210 3అంటే 6 వోల్ట్ వస్తుంది v2 9000i కాబట్టి 900010 3అంటే 18 వోల్ట్ వస్తుంది కాబట్టి w1 12 C1V12 C1 20 మైక్రో ఫారెడ్ కాబట్టి 12 2010 662 అంటే 360 మిల్లీ జౌల్స్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా w2 12 C2V22 C2 10 మైక్రో ఫారెడ్ కాబట్టి 12 2010 6182 అంటే 1620 మిల్లీ జౌల్స్ ఎనర్జీ వస్తుంది కాబట్టి దీని అర్థంస్థిరమైన DC వర్తించినప్పుడల్లా కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ లాగా ప్రవర్తిస్తోంది అందుకే కెపాసిటర్లు ఓపెన్ అయి సర్క్యూట్ పరిష్కారం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాథమిక విషయాలు అర్థం చేసుకోవడం చాలా సులభం